కాబట్టి ఇప్పుడు మనం సర్ఫేస్ మరియు వాల్యూమ్ ఇంటెగ్రల్ విధానాల మధ్య పోలికను చూద్దాం కాబట్టి సమస్య అలాగే ఉంది నాకు ఇక్కడ ఒక వస్తువు ఉంది మరియు ఇక్కడ ఉన్నది మరియు ఇది ఇక్కడ నా కరెంట్ సోర్స్ కాబట్టి మనం మొదట ఉపరితల విధానంతో ప్రారంభించాము కాబట్టి మనం అన్నింటినీ మళ్లీ చేయబోవడం లేదు మనం సిద్దాంతపరంగా ఉత్పన్నంలో మార్గాలు ఎక్కడ విభేదిస్తాయో చూడాలనుకుంటున్నాము కాబట్టి ఉపరితల విధానంలో ఏమి జరిగింది మనం చేసిన మొదటి పని ఏమిటి మనం ప్రతి ప్రాంతం కోసం హెల్మ్హోల్ట్జ్ సమీకరణాన్ని వ్రాసాము కాబట్టి ప్రతి ప్రాంతానికి నేను సమీకరణం ఈ విధంగా వ్రాసాను ఇవన్నీ స్పేస్కు సంబంధించినవి కనుక నేను బ్రాకెట్ r ను వ్రాయడం లేదు ఇంకా మనం ఏం చేశాం ప్రతి ప్రాంతానికి ఈ హెల్మ్హోల్ట్జ్ సమీకరణాన్ని వ్రాయడమే కాకుండా నాకు అవసరమైన మరొక విషయం ఏమిటంటే ప్రతి ప్రాంతానికి గ్రీన్ ఫంక్షన్ కావాలి కాబట్టి మరియు ఈ రెండు సమీకరణాలతో నేను ఏమి చేస్తాను నేను రెండవ సమీకరణాన్ని మరియు తో గుణించి మొదటి సమీకరణం నుండి తీసివేశాను కానీ నేను వాల్యూమ్ 1 యొక్క ప్రాంతం 1 యొక్క సమీకరణాలను వాల్యూమ్ 2 యొక్క సమీకరణాలతో ఎప్పుడూ కలపలేదు నేను వాటిని విడిగా పరిష్కరించాను మరియు నేను వెక్టర్ కాలిక్యులస్ యొక్క కొన్ని సిద్ధాంతాలను వర్తింపజేసాను ఇది వాల్యూమ్ ఇంటిగ్రల్ను ఉపరితల సమగ్రంగా మార్చింది అదే విధంగా ఉపరితల S మరియు S అనంతం చిత్రంలోకి వచ్చింది S ఇన్ఫినిటీపై సమగ్రతలు అదృశ్యమవుతాయి మరియు నాకు S యొక్క సమగ్రత మాత్రమే మిగిలింది కాబట్టి ప్రతి సమీకరణం ఒక్కో ప్రాంతానికి విడిగా పరిష్కరించబడింది సరే మేము అదే చేసాము మరియు మా వేరియబుల్స్ అనేది మనం పరిష్కరించిన వేరియబుల్స్ ఏమిటి మనం S యొక్క E టాంజెన్షియల్ మరియు H టాంజెన్షియల్ కోసం పరిష్కరించాము చివరకు మనం దానిని పరిష్కరించిన తర్వాత ఏ ప్రాంతంలో అయినా ఫీల్డ్ కొనుగొనడానికి మనం హైగెన్స్ సూత్రాన్ని ఉపయోగిస్తాము కాబట్టి ఇది ఉపరితల సమగ్ర విధానం యొక్క పునర్విమర్శ లాంటిది కాబట్టి నా ఉద్దేశ్యం అవును ఇది కొత్తది కాదు మనం వాల్యూమ్ ఇంటిగ్రల్ విధానాన్ని చూసినప్పుడు ప్రారంభ స్థానం ఏమిటి మొదటి దశ రెండింటికీ ఉమ్మడిగా ఉందా అవును మనం వాల్యూమ్ ఇంటిగ్రల్లో కూడా సమీకరణం ఈ విధంగా వ్రాసాము కానీ సర్ఫేస్ విధానంలో నేను ప్రతి ప్రాంతం నుండి రెండు సమీకరణాలను పొందాను ఇక్కడ తేడా ఏమిటి నేను దీన్ని ఎలా చేసాను ప్రారంభ స్థానం కొద్దిగా భిన్నంగా మారింది కదా రెండు కేసులు ఏమిటి ఆబ్జెక్ట్ ఉన్నప్పుడు మరియు ఆబ్జెక్ట్ లేకుండా తీసుకున్నాము మనం వాల్యూమ్ ఒకటి మరియు వాల్యూమ్ రెండు అని పరిగణించలేదు మనం వస్తువుతో మరియు వస్తువు లేకుండా పరిగణించాము కాబట్టి సమీకరణం ఈ విధంగా ఉంటుంది కాబట్టి ఇది వస్తువుతో మరియు వస్తువు లేకుండా తీసుకున్న సమీకరణాలు మరియు నేను ఏమి చేసాను నేను కరెంట్ సోర్స్ని తొలగించాను మరియు నేను పరంగా సమీకరణాన్ని పొందాను నేను ఇందులో గ్రీన్ ఫంక్షన్ని ఉపయోగించాల్సిన అవసరం ఉందా విద్యార్థి ఒకసారి నేను ఉపయోగించాలి అవును నాకు అవకలన సమీకరణం మరియు పరిష్కారం 2 వచ్చినప్పుడు అది గ్రీన్ ఫంక్షన్ని కన్వల్యూషన్గా వ్రాయబడింది అయితే నేను ఏ గ్రీన్ ఫంక్షన్ని ఉపయోగించాల్సి వచ్చింది విద్యార్థి 1 వస్తువు లేని చోట అంటే వాక్యూమ్ వద్ద ఉపయోగించాలి నేను ఈ రెండు సమీకరణాలను తీసివేసినప్పుడు మీకు గుర్తు ఉంటే నేను ఈ విధంగా ఉంచాను ప్లస్ మరియు నేను ఇక్కడ ఉంచాను ఆపై ఇక్కడ ఉన్న నిబంధనల మొత్తం సమూహానికి సమానం కాబట్టి దీన్ని పరిష్కరించడానికి నేను ఏ గ్రీన్ ఫంక్షన్ని ఉపయోగిస్తాను ఉన్న సమీకరణాన్ని నేను ఉపయోగిస్తాను కాబట్టి ఈ గ్రీన్ ఫంక్షన్ సమీకరణం యొక్క పరిష్కారం నాకు తెలిస్తే ఈ సమీకరణం యొక్క పరిష్కారం కుడి వైపు ఉన్న ఫోర్సింగ్ ఫంక్షన్ మరియు గ్రీన్ ఫంక్షన్ యొక్క కన్వల్యూషన్ అవుతుంది కాబట్టి మీరు మొదట వ్రాయడం ప్రారంభించిన విధానంలో స్వల్ప వ్యత్యాసాన్ని గమనించవచ్చు ఉపరితల సమగ్ర విధానంలో నేను ప్రతి ప్రాంతానికి విడివిడిగా పరిష్కరించి విడిగా వ్యత్యాసం తీసుకున్నాను ఇక్కడ మొత్తం వాల్యూమ్ ఆబ్జెక్ట్తో మరియు లేకుండా పరిగణించబడుతుంది మరియు వ్యత్యాసం తీసుకోబడుతుంది మరియు నేను నా గ్రీన్ ఫంక్షన్ని ఉపయోగిస్తాను కాబట్టి గ్రీన్ ఫంక్షన్ రెండు సందర్భాలలో ఉపయోగించబడుతుంది ఉపరితల సమగ్రంలో నాకు రెండు గ్రీన్ ఫంక్షన్లు ఉన్నాయి ఒకటి కోసం మరియు ఒకటి కోసం తీసుకున్నాను వాల్యూమ్ ఇంటిగ్రల్ విధానంలో నాకు కేవలం ఒక గ్రీన్ ఫంక్షన్ ఉంది సరే ఈ రెండు విధానాల మధ్య భేదాల గురించి మనం ఇంకా ఏమి చెప్పగలం కాబట్టి ఒక విషయం ఏమిటంటే ఉపరితల సమగ్ర విధానంలో మరియు అవి స్థిరంగా ఉంటాయి కాబట్టి అవి సజాతీయ వస్తువుల కోసం తీసుకున్నాము అయితే నాకు ఇక్కడ ఆ పరిమితి ఉందా లేదు కదా ఇక్కడ నా నిజానికి స్పేస్ ఫంక్షన్ కాబట్టి నేను వైవిధ్యంతో వ్యవహరించగలను ఇవి ఈ రెండు విధానాల మధ్య రెండు విభిన్న వ్యత్యాసాల విధమైనవి ఇక్కడ కొత్తేమీ లేదు మనం ఇప్పటికే చేసిన వాటిని సంగ్రహిస్తున్నాము తేడాలు ఇక్కడితో ముగియవు నేను చాలా దూరంలో ఉన్న ఫీల్డ్ను కనుగొనాలనుకున్నప్పుడు నేను ఉపరితల సమగ్ర విధానాన్ని ఉపయోగిస్తాను దీనిని నా హైగెన్స్ సూత్రం అంటారు కాబట్టి ఇక్కడ r ప్రైమ్లో ఉన్న ఫీల్డ్ ఇన్సిడెంట్ ఫీల్డ్ యొక్క మొత్తంగా వ్రాయబడింది మరియు ఈ పదం ఇక్కడ మళ్లీ ఉపరితల సమగ్రంగా ఉంటుంది మరియు ఆ ఉపరితల సమగ్రత మరియు గ్రాడ్ ను కలిగి ఉంటుంది మరియు ఇవి ఉపరితలంపై Etan Htan గా ఉంటాయి కాబట్టి ఇవి నా హైగెన్స్ సూత్రంలో నా ద్వితీయ మూలాలు కాబట్టి మనం రెండు సమానత్వ సూత్రాలను అధ్యయనం చేసాము ఇది ఏ సమానత్వ సూత్రం మనం ఉపరితల సమానత్వ సూత్రాన్ని అధ్యయనం చేసాము మరియు విద్యార్థి వాల్యూమ్ వాల్యూమ్ ఈక్వివలెన్స్ సూత్రం కాబట్టి ఇది విద్యార్థి కాబట్టి స్పష్టంగా ఉపరితల సమానత్వ సూత్రం ఎందుకంటే నేను ని ఉపరితలంపై కరెంట్లు లేదా టాంజెన్షియల్ ఫీల్డ్లపై కరెంట్ల సెట్తో భర్తీ చేసాను కాబట్టి ఇది ఉపరితల సమానత్వానికి సరైన ఉదాహరణ అవును మరియు వాల్యూమ్ ఇంటిగ్రల్ సమీకరణం విషయంలో మళ్లీ నేను ఏదో ఒక పాయింట్ వద్ద ఫీల్డ్ను ఇన్సిడెంట్ ఫీల్డ్ ప్లస్ స్కాటర్డ్ ఫీల్డ్ కలిగి ఉన్నాను ఇప్పుడు ఈ సమగ్రత వద్ద ఉంది అంటే నేను వస్తువులోకి వెళ్తున్నాను కాబట్టి నేను వస్తువుకు ఏమి చేసాను నేను ఈ వస్తువును ఈ విధమైన గ్రిడ్ ద్వారా భర్తీ చేసాను మరియు ప్రతి గ్రిడ్ పాయింట్ వద్ద నాకు సమానమైన కరెంట్ ఉంటుంది కాబట్టి ఈ సమగ్రత ఈ కరెంట్లన్నింటిపై కలిపి చెబుతోంది ఇక్కడ కరెంట్ బలం ఎంత మనం ఇంతకు ముందు ప్రారంభించిన వాల్యూమ్ ఈక్వివలెన్స్ సూత్రానికి ఇది సరైన ఉదాహరణ మనం తర్వాత కోర్సులో యాంటెన్నా సమస్యలను పరిశీలిస్తే దీనిని సమానమైన వాల్యూమ్ కరెంట్ అని పిలవడానికి గల కారణం స్పష్టంగా కనిపిస్తుంది కానీ వాల్యూమ్లో సరిగ్గా సంగ్రహించడంలో ఏదో ఉందని మీరు చూడవచ్చు కాబట్టి వాల్యూమ్ ఈక్వివలెన్స్ సూత్రం ఇక్కడ ఉపయోగించబడుతుందా ఇక్కడ మీ కోసం ప్రత్యేకమైన ఏదైనా ఇతర విషయం ఉందా దేనిని మూల్యాంకనం చేయడానికి మనం ఎక్కువ లేదా తక్కువ సమయం తీసుకుంటాము విద్యార్థి మొదటిది స్పష్టంగా మొదటిది సరైన సమాధానం కాబట్టి ఉపరితలం వాల్యూమ్ కంటే వేగంగా ఉంటుంది ఎందుకంటే మీరు మీ పరిశీలకుల స్థానాన్ని మార్చిన ప్రతిసారీ నేను ఈ మొత్తం సమగ్రతను తిరిగి లెక్కించవలసి ఉంటుంది ఎందుకంటే r ప్రైమ్ మారినప్పుడు ఈ గ్రీన్ ఫంక్షన్ మారుతుంది కాబట్టి మొత్తం సమగ్రం కూడా మారుతుంది కాబట్టి నేను ఒక ఉపరితలంపై మూల్యాంకనం చేయాలి అయితే మొదటిది నేను ఒక లైన్ కోసం మూల్యాంకనం చేయాలి కనుక ఇది ఉపరితలం వాల్యూమ్ కంటే వేగంగా ఉండటానికి కారణం కానీ ఉదాహరణకు మీరు ఒక భిన్నమైన వస్తువును కలిగి ఉన్న సందర్భాలు ఉన్నాయి మీకు ఎటువంటి ఎంపిక ఉండదు విద్యార్థి నమస్కారం సార్ చెప్పండి విద్యార్థి మీరు ఏ గ్రీన్ ఫంక్షన్ని ఉపయోగిస్తారు వాక్యూమ్ కోసం ఈ గ్రీన్ ఫంక్షన్ విద్యార్థి వాక్యూమ్ కోసం వాక్యూమ్ ఎందుకు ఎందుకంటే నేను ఈ రెండు సమీకరణాలను ఈ సమీకరణంలోకి మసాజ్ చేసినప్పుడు నాకు లభించేది ఎడమ చేతి వైపున k02 స్క్వేర్ లభిస్తుంది కాబట్టి ఇది నేను కలిగి ఉన్నదానికి మరియు గ్రీన్ ఫంక్షన్కు మధ్య సరిగ్గా అదే విధంగా ఆపరేటర్ సమీకరణాన్ని పొందాలి కాబట్టి ఇది ఇక్కడ కనుక ఇక్కడ కూడా అవుతుంది స్పేస్ యొక్క ఫంక్షన్ అని మనం ఇప్పటికే చెప్పుకున్నాం కాబట్టి గ్రీన్ ఫంక్షన్ను సరిగ్గా లెక్కించడంలో ఇది నాకు పెద్దగా ఉపయోగపడదు కాబట్టి ఇప్పుడు విమాన నౌకల మరియు మొదలైన వాటి కోసం రాడార్ క్రాస్ సెక్షన్లను లెక్కించే వ్యాపారంలో ఉన్నారని ఊహించుకుందాం కాబట్టి మీకు ఒక కోడ్ లభించింది ఇది స్పేస్లోని ఏ సమయంలోనైనా ఫీల్డ్ను గణిస్తుంది